అందరికీ నమస్కారం సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీని అభివృద్ధి చేయడంపై నా కోర్సుకు తిరిగి స్వాగతం

ఇది 7వ వారంమాడ్యూల్ నంబర్ 2 మరియు లెక్చర్ నంబర్ 38 కాబట్టి ఈ వారం నేను ఇప్పటికే అశాబ్దిక సమాచార మార్పిడిపై చర్చను ప్రారంభించాను మరియు ఈ మాడ్యూల్లో ముఖ్యంగా అశాబ్దిక సమాచార మార్పిడికి సంబంధించిన కొన్ని ప్రాథమిక సమస్యలపై మరియు అశాబ్దిక సమాచార మార్పిడి రకాలపై దృష్టి పెడతాము నేను ఉపన్యాసానికి వెళ్ళే ముందుమునుపటి ఉపన్యాసంలో నేను చేసిన దాని గురించి శీఘ్ర సమీక్ష ఇవ్వాలనుకుంటున్నాను మునుపటి ఉపన్యాసంలో నేను అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క ప్రాముఖ్యతను ఎత్తిచూపాను మరియు అశాబ్దిక సమాచార మార్పిడి అనేది కేవలం పదాలు లేని సమాచార మార్పిడి అని నిర్వచనంతో ప్రారంభించాను ఇది చిత్రాలు చిహ్నాలు సంకేతాలు హావభావాలు ముఖ కవళికలను భంగిమలు మొదలైనవాటిని ఉపయోగించి సమాచార మార్పిడి శరీర భాష చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది శబ్ద భాష కంటే బిగ్గరగా మాట్లాడుతుంది మరియు ఈ విషయంలో మెక్రాబీన్ యొక్క ఆవిష్కరణ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను ఇక్కడ అతను 93 శాతం కమ్యూనికేషన్ ప్రభావం శరీర భాష ద్వారా నిర్ణయించబడుతుందని చెప్పారు అశాబ్దిక సందేశాలు భావోద్వేగాలను తెలియజేస్తాయి కాబట్టి అశాబ్దిక సందేశాలను దాచడం మరియు స్పృహతో నియంత్రించడం కష్టం కాబట్టి అవి ఒక వ్యక్తి ఎలా భావిస్తారో మరింత ఖచ్చితమైన సూచికలు మునుపటి ఉపన్యాసంలో అత్యంత ముఖ్యమైన భాగం అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క విధులకు సంబంధించిన చర్చ గురించి నేను ఐదు ప్రాథమిక విధుల గురించి చర్చించాను ఒకటి మాటల్లో చెప్పబడిన దాన్ని పునరావృతం చేయండి అశాబ్దిక సమాచార మార్పిడి శబ్ద అర్ధాన్ని మెచ్చుకుంటుంది లేదా స్పష్టం చేస్తుంది ఇది మౌఖిక అర్థానికి విరుద్ధంగా ఉండవచ్చు ఇది శబ్ద పరస్పర చర్యను నియంత్రించగలదు మరియు ఇది శబ్ద అర్థానికి ప్రత్యామ్నాయంగా కూడా పనిచేస్తుంది చివరికి ఇది ప్రకృతి లేదా పోషణ అనే చర్చ గురించి నేను చర్చించాను మన భూభాగాన్ని కలిగి ఉండటంలో కొన్ని సార్వత్రిక లక్షణాలు ప్రవర్తన ఉన్నప్పటికీ మనం జంతువులు మరియు పక్షుల వలె ప్రవర్తిస్తాము కానీ అశాబ్దిక సమాచార మార్పిడి పరంగా సమకాలీన దృక్పథం ఏమిటంటే దానిని పెంపొందించవచ్చుఅంటేకావలసిన ప్రవర్తనను నేర్చుకోవచ్చు మరియు పెంపొందించవచ్చు మీరు కూడా అశాబ్దిక సమాచార మార్పిడిని అభివృద్ధి చేసుకోవచ్చుపెంపొందించుకోవచ్చు మరియు నిపుణుడిగా మారవచ్చు అనే సానుకూల గమనికతో నేను ఉపన్యాసాన్ని ముగించాను ఇప్పుడు అశాబ్దిక సమాచార మార్పిడికి సంబంధించిన సమస్యలు ఏమిటి దాని గురించి మీరు ఎందుకు అంతగా ఆందోళన చెందాలి అలాగే ఆందోళన చెందాలి ఇప్పుడు అశాబ్దిక సమాచార మార్పిడికి రెండు అంశాలు ఉన్నాయి మనం వాటిని ప్రాథమికంగా స్వచ్ఛంద శరీర భాష మరియు అసంకల్పిత శరీర భాషగా విభజించవచ్చు ఇప్పుడు స్వచ్ఛంద శరీర భాషకు ఎటువంటి సమస్యలు లేవు సమస్య లేదు ఎందుకంటే అవి నవ్వడం చేతులు కలపడం లేదా చర్యలను అనుకరించడం వంటి వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేసే కదలికలు హావభావాలు మరియు భంగిమలను సూచిస్తాయి ఎవరైనా వీడ్కోలు చెబుతారని అనుకుందాం మీరు కూడా వీడ్కోలు చెబుతారు మరియు అది మీకు సహజంగా వస్తుంది మీరు అనుకరిస్తారు ఆపై మీరు కమ్యూనికేట్ చేస్తున్నారనే వాస్తవాన్ని గ్రహించడం వంటిది ఎవరో వీడ్కోలు చెబుతున్నారు కాబట్టి మీరు కూడా ఆ వ్యక్తికి ప్రతిస్పందించాలనుకుంటున్నారు అశాబ్దిక సమాచార మార్పిడి పరంగా కూడా ఇది సాధారణంగా చర్చించబడదు ఎందుకంటే ఇది సమస్యాత్మకమైనదిగా అనిపిస్తుంది ఈ స్వచ్ఛంద శరీర భాషను చేయడంలో ఎటువంటి సమస్య లేదు అనేక రకాల శబ్దరహిత సంభాషణలు వాస్తవానికి ఈ వర్గంలోకి వస్తాయి ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో కూడా నమస్తే అని చెప్పడం వంటి లాంఛనప్రాయమైన సంజ్ఞలు వాస్తవానికి స్వచ్ఛంద శరీర భాష కాబట్టిఆ వ్యక్తి ఎవరినైనా స్వాగతించాలని నిర్ణయించుకుని నమస్తే అని చెబుతాడు ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఈ భాగానికి వాస్తవానికి ఎటువంటి సమస్య లేదు ఇది నిజంగా సమస్యాత్మకమైనది కాదు అసలు సమస్య అసంకల్పిత శరీర భాషతో వస్తుంది ఇప్పుడు అసంకల్పిత శరీర కదలికలు లేదా శరీర భాష అంటే ఏమిటి ఇప్పుడు ఎవరైనా నిజంగా ఏమి ఆలోచిస్తున్నారో లేదా అనుభూతి చెందుతున్నారో పరిశీలకులకు సూచనలు ఇచ్చేవి ఇవే దాని అర్థం ఏమిటి మీరు లోపల అనుభూతి చెందుతున్నది పదాల ద్వారా వ్యక్తీకరించబడటం లేదని కానీ శరీరం దానిని తెలియజేయడానికి ప్రయత్నిస్తుందని ఇది వారికి కొన్ని సూచికలను ఇస్తోంది ఇప్పుడుదానిని చూస్తున్న వ్యక్తికి అటువంటి కదలికలను అర్థం చేసుకోగల సామర్థ్యం అపస్మారక స్థితిలో ఉండవచ్చు కనీసం శిక్షణ లేని పరిశీలకులకు అయినా కావచ్చు అయితే అసంకల్పిత శరీర భాష అనేది ఒక వ్యక్తి యొక్క ఉపచేతనంలోకి అత్యంత ఖచ్చితమైన మార్గం లోతైన ఉపచేతన మనస్సులో ఉన్న ఆలోచనను అసంకల్పిత శరీర కదలికల ద్వారా వెల్లడించవచ్చు అందుకే ఇది సమస్యాత్మకమైనది ఇది కొన్నిసార్లు భయానకంగా ఉంటుంది ఇది కొన్నిసార్లు మనకు భయాన్ని కలిగిస్తుంది ఎందుకంటే మనకు తెలియకుండానేమనకుమన అంతరంగ ఆలోచనలకు ద్రోహం చేస్తాము కాబట్టి విచారణకర్తలు మరియు కస్టమ్స్ ఎగ్జామినర్లు ఏమి చేస్తారు ప్రజలు సాధారణంగా ఇవ్వడానికి ఇష్టపడని సమాచారాన్ని వారు కోరాలనుకున్నప్పుడల్లావారు కేవలం శరీర భాషను చూస్తారు వారిని పరిశీలనలోకి తీసుకున్నారు వారు శరీర భాషను గమనిస్తారు సరళమైన ఉదాహరణ ఏమిటంటే మీరు సరైన టికెట్ కలిగి ఉండి ఆపై మీరు బయటకు వస్తుంటే మీరు మంచి దుస్తులు ధరించి ఉంటారు మరియు టికెట్ లేకుండా రైలులో ప్రయాణించడం గురించి మీరు ఎప్పుడూ ఆలోచించరు ప్రవేశ ద్వారం వద్ద టికెట్ కలెక్టర్ నిలబడి ఉన్నాడు ఆపై మీరు వెళ్ళినప్పుడు అతను మిమ్మల్ని టికెట్ గురించి అడగడానికి కూడా ఇబ్బంది పడటం లేదు కానీ అప్పుడు జనసమూహం మధ్య ఎవరో కొంచెం చొరబడటానికి ప్రయత్నిస్తున్నారు మరియు అతను టికెట్ లేకుండా ఆ వ్యక్తిని సరిగ్గా పట్టుకుంటాడు వేలాది మంది మధ్య టికెట్ లేకుండా అక్కడికి వస్తున్న ఒకే వ్యక్తిని గుర్తించడం టికెట్ కలెక్టర్కు ఎలా సాధ్యమవుతుంది కాబట్టి అది మళ్ళీ శరీర భాష కారణంగా ఉంది ఆ వ్యక్తి చిరాకుగా ఉన్నాడు ఆ వ్యక్తి దాచడానికి ప్రయత్నిస్తాడు ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు ఆపై అతను సిగ్గుపడతాడు కాబట్టి ఇవి చెమట రూపంలో ఒక రకమైన భయము రూపంలో లేదా కదలికలో సూచించబడిన ఇతర రూపంలో సూచించబడతాయి కాబట్టి అన్ని విషయాలు క్లూ ఇస్తాయి అందువల్ల శరీర భాష గురించి ప్రధాన సమస్య అసంకల్పిత శరీర భాషకు సంబంధించినది ఇప్పుడు అది చెడ్డ వార్తగా అనిపిస్తే శుభవార్త ఏమిటంటే ప్రారంభంలో చెప్పినట్లుగా మీరు స్పృహలోకి వచ్చి దాని గురించి తెలుసుకుంటే అవి నియంత్రించదగినవి కాబట్టి మీరు ఎలా చేయగలరో చూద్దాం వాస్తవానికి నేను అశాబ్దిక సమాచార మార్పిడి రకాలలోకి ప్రవేశించే ముందు నేను హైలైట్ చేయవలసిన మరో సమస్య ఏమిటంటే రూపాన్ని గురించిమీరు కనిపించే విధానాన్ని గురించి కాబట్టిమీరు కనిపించే విధానం తప్పనిసరిగా మీ స్కిన్ టోన్ మీ ముఖ కవళికల నుండి రాదు కానీ మీరు దుస్తులుకేశాలంకరణ మొదలైనవాటిని ఉపయోగిస్తున్న విధానం ద్వారా కూడా వస్తుంది స్వరూపం సందేశాన్ని వినడానికి ముందే మౌఖిక సందేశాల పట్ల గ్రహీతల వైఖరిని ప్రభావితం చేసే అశాబ్దిక ముద్రలను తెలియజేస్తుంది చెప్పబడుతున్నట్లుగా మొదటి ముద్ర చాలా తరచుగా ఉత్తమ ముద్రగా ఉంటుంది మరియు ఆ వ్యక్తి కూడా వారితో మాట్లాడటం ప్రారంభించకుండానే ప్రజలు ముద్ర వేస్తారు కాబట్టి వారు సందేశాన్ని వినడానికి ముందే ఒక వ్యక్తి దుస్తులు ధరించిన విధానం ఆధారంగా వ్యక్తి యొక్క కేశాలంకరణ మొత్తం చక్కదనం సౌందర్య సాధనాలు మొదలైన వాటి ఆధారంగా వారు ముద్ర వేస్తారు ఇవన్నీ వ్యక్తిగత రూపానికి సంబంధించినవి ఇక్కడ సమస్య ఏమిటి ఆకర్షణీయంగా ఉండే వ్యక్తులు అందంగా కనిపించే విషయంలోఅందంగా కనిపించే విషయంలోఅందంగా కనిపించే విషయంలో మిమ్మల్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు కానీ మిమ్మల్ని మీరు చాలా ఆహ్లాదకరమైన పద్ధతిలో అలంకరించుకోవడం ద్వారా ఈ రోజు మిమ్మల్ని మీరు ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు కాబట్టి ఆకర్షణీయంగా కనిపించే లేదా తీర్పు చెప్పే వ్యక్తులు ఇతరులకన్నా మరింత తెలివైనవారుమరింత సమర్థులు మరియు మరింత కావాల్సినవారు ఇప్పుడుఆసక్తికరమైన వాస్తవం ఏమిటంటే ఇది ఏ వాస్తవం ద్వారా ధృవీకరించబడలేదువాస్తవిక ఆధారం లేదుకానీ ఇది నియామకం నియామకం మరియు పదోన్నతి గురించి నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి సాధారణంగా రూపానికి సంబంధించి తమను తాము అందంగా చూపించుకునే వ్యక్తులు రూపానికి సంబంధించి తెలివిగా కనిపించేవారు వారు నిజంగా వస్తువులను పంపిణీ చేసినాచేయకపోయినావాటిని ప్రోత్సహించడానికివారిని నియమించుకోవడానికి కూడా మానవ ధోరణి ఉంటుంది ప్రజలు తరువాత పశ్చాత్తాపం చెందవచ్చు అది వేరే విషయం కానీ ఇది మీరు గుర్తుంచుకోవలసిన అంశం ఇప్పుడు విజయ సూత్రం ఏమిటి మీరు అంతర్గత కోర్ అంతర్గత కంటెంట్ను అభివృద్ధి చేసి ఆపై విజయానికి సంబంధించిన అన్ని మంచి అలవాట్లను అభివృద్ధి చేస్తారు కానీ అదే సమయంలో బయటి కోర్ రూపంపై కూడా శ్రద్ధ వహించండి కాబట్టి ఇది మిమ్మల్ని చాలా కష్టమైన కలయికగా చేస్తుందిఆపై ఇతరులు మీ గురించి మీ ప్రొజెక్షన్ పరంగా ముఖ్యంగా శరీర భాష పరంగా మీతో సరిపోలలేరు ఇప్పుడు ఈ సమస్యల గురించి చర్చించిన తరువాత అశాబ్దిక సమాచార మార్పిడి రకాలను చూద్దాం మరియు సాధారణంగా అశాబ్దిక సమాచార మార్పిడి అని మీరు అనుకుంటారు అంటే ఇది కేవలం శరీర భాష అని మీరు అనుకుంటారు ఇప్పుడు ఈ శరీర భాష యొక్క అంశాలు ఏమిటి రకాలు ఏమిటి మొదటిది కైనెటిక్స్ ఇది కైనెటిక్ కైనెస్థెటిక్స్ అనే పదం నుండి వచ్చింది ఇది ఎలాంటి కదలికను సూచిస్తుంది కైనెటిక్ అనేది కదలికను సూచిస్తుంది కాబట్టికైనెసిక్స్ అనేది శరీర కదలిక మరియు సంజ్ఞల అధ్యయనాన్ని సూచిస్తుంది ఒక కోణంలో ఇది శరీరంలో కొంత భాగాన్ని లేదా మొత్తం కదలికను మొత్తం శరీర కదలికను సూచిస్తుంది శరీర భాషను కూడా కైనెసిక్స్ అని పిలుస్తారు మనం దృష్టి పెట్టవలసిన తదుపరి ముఖ్యమైన రకం ముఖ కవళికలు ముఖం ఏమి చేయగలదు అది లక్షలాది పని చేయగలదు పదాలు చేయలేనిది కళ్ళు చేయగలవు పదాలు చేయలేనిది పెదవులు చేయగలవు కాబట్టికంటి చూపుల పరంగాఇది చేసేది ఓక్యులిక్స్గా పరిగణించబడుతుంది లేదా కంటి కదలిక స్థిరంగా ఉన్న సంకేతాలు ఓక్యులిక్స్ మరియు తరువాత మనకు హాప్టిక్స్ ఉన్నాయిహాప్టిక్స్ అనేది స్పర్శను సూచిస్తుంది హ్యాండ్షేక్ ప్యాటింగ్ కౌగిలించుకోవడం వంటి స్పర్శ అధ్యయనం కాబట్టి ఇవన్నీ టచ్లో వస్తాయి తదుపరిది ప్రాక్సిమిక్స్ఇది స్పర్శకు దగ్గరగా ఉంటుంది ఇది వ్యక్తుల మధ్య స్థలాన్ని ఉపయోగించడంమనకు ఎవరైనా తెలియకపోయినప్పుడు మనం ఎంత స్థలాన్ని ఇస్తాము మరియు ఎవరైనా మనకు దగ్గరవుతున్నప్పుడు మనం ఎంత స్థలాన్ని తగ్గిస్తాము అనే అధ్యయనం గురించి ఉంటుంది క్రోనెమిక్స్ అనేది బాడీ లాంగ్వేజ్ యొక్క మరొక ఆసక్తికరమైన అంశం అశాబ్దిక కమ్యూనికేషన్ ఇది మన సమయ వినియోగానికి సంబంధించినది లేదా మన సమయ దుర్వినియోగం గురించి కూడా వాస్తవానికి మీరు ఏ రకమైన కాలక్రమాల కిందకు వస్తారో మీకు తెలిసినప్పుడు సమయ దుర్వినియోగం మీకు తెలుస్తుంది మేము దానిని చాలా త్వరగా పరిశీలిస్తాము చివరిది కాని తక్కువ కాదు అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క అంశం గురించి ఎంత తక్కువగా చెప్పాలంటే అది పారాలింగ్విస్టిక్స్ తో సంబంధం కలిగి ఉంటుంది పదాలను ఉపయోగించని కానీ దృష్టి సూచనలను మరియు నిశ్శబ్దాన్ని ఇచ్చే భాష యొక్క అంశం కొన్ని తగిన ఉదాహరణలతో ఈ అంశాలను వివరంగా చూద్దాం ఇప్పుడు మొదట భాగమైన లేదా మొత్తం శరీర కదలిక అయిన కైనెసిక్స్ గురించి కైనెస్థెటిక్స్ లేదా బాడీ లాంగ్వేజ్ యొక్క శాస్త్రం చాలా బహిర్గతం చేస్తుంది మీరు ఏమి చేయాలి మీరు ప్రజలను వారి బాడీ లాంగ్వేజ్ పరంగా చూడటం ప్రారంభించాలి కాబట్టి ప్రజల చర్యలను చూడటం వల్ల వారు చెప్పేది వినడం కంటే మీరు సత్యానికి చాలా దగ్గరగా రావచ్చు సంక్షిప్తంగా అంతర్గత భావాల యొక్క బాహ్య వ్యక్తీకరణలు ముఖ్యంగా శరీరాన్ని కదిలించే రూపంలో వ్యక్తీకరించబడతాయి కాబట్టి ఇది భంగిమ కావచ్చు సంజ్ఞ కావచ్చు ఒకరు నడిచే విధానం కావచ్చు ఒకరు కూర్చునే విధానం కావచ్చు కాబట్టి వ్యక్తి మొత్తం శరీరాన్ని పాక్షికంగా లేదా మొత్తంగా ఎలా ఉపయోగిస్తున్నాడో కైనెసిక్స్ అధ్యయనాన్ని సూచిస్తుంది ఇప్పుడు భంగిమలు ఈ వర్గంలోకి వస్తాయి కాబట్టి భంగిమ అనేది నిలబడి లేదా కూర్చున్నప్పుడు మీ శరీరాన్ని పట్టుకునే స్థానాన్ని సూచిస్తుంది కానీ నేను వేసిన చిత్రాలను చూడండి ఎవరైనా గోడపై వంగి ఉండటానికి ఎందుకు ఇష్టపడతారు ఎవరైనా నిటారుగా నిలబడటానికి ఎందుకు ఇష్టపడతారు ఎవరైనా తల ఎందుకు వంచుతున్నారు ఎవరైనా ఎందుకు వంగి ఉన్నారు ఎవరైనా ఎందుకు వెనక్కి వంగి ఉన్నారు ఎవరైనా మెడలో నొప్పి ఉన్నట్లుగా ఎందుకు నడుస్తున్నారు కాబట్టి భంగిమలు ఆత్మవిశ్వాసంహోదా ఆసక్తి ఆసక్తి లేకపోవడం మొదలైన వాటి యొక్క ముద్రలను తెలియజేస్తాయి కాబట్టి ఇది కైనెస్థెటిక్స్లో భాగం సంజ్ఞ మళ్ళీ కైనెసిక్స్లో భాగంసంజ్ఞ అంటే ఏమిటి మీరు నిఘంటువును పరిశీలిస్తేసంజ్ఞ అనేది ఆలోచన లేదా భావన యొక్క వ్యక్తీకరణగా ఒక అవయవం లేదా శరీరం యొక్క కదలిక అని చెబుతుంది కాబట్టి మీరు శరీరంలోని ఏ భాగంతోనైనా చేసే ఏదైనా సాధారణంగా మీరు మీ చేతులను ఉపయోగించి కేవలం ఒక ఆలోచన లేదా భావాన్ని వ్యక్తం చేయడానికి సంజ్ఞ చేస్తారు కానీ సంజ్ఞ యొక్క గమ్మత్తైన భాగం ఏమిటంటే చాలా హావభావాలకు సాంస్కృతిక నేపథ్యం ఉంటుంది అంటే అవి ఒక సంస్కృతి నుండి మరొక సంస్కృతికి మారుతూ ఉంటాయి పాశ్చాత్య సంస్కృతిలో మంచిదైనదిఅదే సంజ్ఞ దక్షిణాసియా సంస్కృతిలో అదే అర్థం కాకపోవచ్చు మరియు దీనికి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి వారు ఏ సమాజానికి సంస్కృతికి చెందినవారో ఆ సమాజంలో నేర్చుకున్నారని మీకు ఎలా తెలుసు సంజ్ఞలు మాట్లాడే భాషతో పాటు లేదా ఒక నిర్దిష్ట సందేశాన్ని తెలియజేయడంలో ఒంటరిగా నిలబడతాయి కాబట్టి ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు లేదా ప్రాజెక్ట్ మేనేజర్ ఏదైనా వివరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతను లేదా ఆమె ఒక మ్యాప్ను ఉపయోగించవచ్చు ఆపై సైట్ గురించి మాట్లాడేటప్పుడు మ్యాప్లో ఒక స్థలాన్ని చూపవచ్చు కానీ అప్పుడు కొన్ని ఇతర రకాల చేతి సంజ్ఞలను ఉపయోగించవచ్చు ఇవి ఒక సంస్కృతి నుండి మరొక సంస్కృతికి మారవచ్చు మీరు మరింత శ్రద్ధ వహించాల్సిన తదుపరిది ముఖం నిజానికి శరీర భాష పరంగా ఇది అత్యంత ప్రధాన సూచిక ఇది అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క అత్యంత శక్తివంతమైన మార్గం కమ్యూనికేషన్ కోసం ముఖ కవళికలను ఉపయోగించేటప్పుడు మేము ఎన్కోడింగ్ డీకోడింగ్ ప్రక్రియలో మునిగిపోతాము అత్యంత సరళమైన పరస్పర చర్యలో కూడా మనం ముఖం మీద దృష్టి పెడతాము మరియు ఆ వ్యక్తి ముఖం చూపించకపోతే లేదా వ్యక్తి ముఖాన్ని చూడటానికి వారికి ఆసక్తి లేకపోతే కమ్యూనికేషన్లో ఏదో తప్పు ఉందని మనకు తెలుసు ఇది నిజమైన కమ్యూనికేషన్ కాదు ఒక రకమైన నిజాయితీ లేదు ఎవరైనా మరొకరికి ఏదో దాచాలనుకుంటున్నారు లేదా సంబంధంలో పోలిక తక్కువగా ఉంది మరియు మొదలైనవి కాబట్టి ముఖం ఆకర్షణకు ఆధారాలను ఇస్తుంది కాబట్టి మీరు ఎవరితోనైనా ఆకర్షితులైతే మీరు ఆ వ్యక్తి ముఖాన్ని ఎప్పటికీ చూడాలనుకుంటారు సంబంధంలో ఆసక్తి కాబట్టి మీరు అవతలి వ్యక్తి యొక్క వ్యక్తీకరణలను ఇష్టపడతారుమీరు ఈ వ్యక్తిని అన్ని సమయాలలో చూడాలనుకుంటున్నారు భావోద్వేగాలుగుర్తింపు నేపథ్యం వయస్సు హాస్యం మరియు ఉపశీర్షిక అని పిలువబడే శరీర నిర్మాణాన్ని కూడా ప్రదర్శించడంమీరు ముఖాముఖి సంభాషణలో ఉన్నప్పుడు దాచినది మళ్లీ ముఖం మీద చూపబడుతుంది ఇప్పుడు ముఖ కవళికల గురించి ఇతర ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే పాల్ ఎక్మాన్ ని ర్వచించినట్లుగా విశ్వవ్యాప్తంగా ఆరు ప్రాథమిక ముఖ కవళికలను ప్రజలు ప్రతిచోటా అంగీకరిస్తారు కానీ సంస్కృతిని బట్టి ప్రజలు దీని కంటే ఎక్కువ వ్యక్తీకరణలను కలిగి ఉండటానికి ప్రయత్నిస్తారు కానీ ప్రాథమికమైనవి కోపం అసహ్యం భయం ఆనందం లేదా ఆనందం విచారం ఆపై ఆశ్చర్యం ఇప్పుడు చాలా సార్లు ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు లేదా భయపడినప్పుడు లేదా ఆశ్చర్యపోయినప్పుడు లేదా విచారంగా లేదా అసహ్యంగా ఉన్నప్పుడు ఒకేలా కనిపిస్తారు కాబట్టి వ్యక్తీకరణలు స్థిరంగా ఒకేలా కనిపిస్తాయి కానీ మీరు కళ్ళను చూసినప్పుడు నేను తీసిన కళ్ళ యొక్క కొన్ని యాదృచ్ఛిక చిత్రాలను చూడండి ఆపై నేను ఇక్కడ ఉంచాను వారు మీకు అదే కథను చెబుతారా కళ్ళు కంటి కదలికలు కంటి చూపులు సంకోచం పెరగడం తగ్గడం అన్నీ ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి ఏమి ఆలోచిస్తున్నాడో మీకు తెలియజేస్తాయా మరియు అది ఖచ్చితంగా ఓక్యులోసిక్స్ అనే శాస్త్రం ఇది చూపులు మరియు కంటి సంపర్కం యొక్క అధ్యయనాన్ని సూచిస్తుంది ఇప్పుడు చూపులు అనే పదానికి అర్థం ఒక వ్యక్తిని చూడటం కంటి పరిచయం అంటే ఇద్దరూ ఒకే సమయంలో ఒకరినొకరు చూసినప్పుడు పరస్పర చూపులు అని అర్థం కంటి సంబంధాన్ని నిర్వహించడం అనేది నిజాయితీని సూచిస్తుందిదానిని నివారించడం అనేది మార్పును సూచిస్తుంది కాబట్టి అధికారిక లేదా అనధికారిక సంబంధాలలో కంటి సంబంధాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం మరియు చూసే స్థాయి లేదా చూసే తీవ్రత సంస్కృతుల ప్రకారం మారవచ్చు ఉదాహరణకు అమెరికన్లకు నేరుగా చూడటం నేర్పిస్తారుఅయితే జపనీస్ మరియు కొరియన్లు మరియు చాలా మంది భారతీయులకు కూడా ప్రత్యక్ష కంటి సంబంధాన్ని నివారించడం నేర్పిస్తారు కొరియన్ల విషయంలో వారితో ప్రత్యక్ష కంటి పరిచయం ఒక బలహీనతగా పరిగణించబడుతుంది మరియు ఇది కొన్ని లైంగిక టోన్లను కూడా సూచించవచ్చు అయితే సిగ్గుపడే వ్యక్తులు పిరికి వ్యక్తులు దూరంగా చూడకుండా కొన్ని సెకన్ల కంటే ఎక్కువసేపు కంటితో తాకలేరు కాబట్టి వారు మిమ్మల్ని చూస్తారు కానీ వారు మీ నుండి దృష్టిని దూరం చేయాలనుకుంటున్నారు ఎందుకంటే వారు స్వభావంతో సిగ్గుపడతారు వారు చాలా పిరికివాళ్ళు ఇక్కడే మీరు ఆ వ్యక్తిని చూడటం ద్వారా మరియు ఆ వ్యక్తి కంటి సంబంధాన్ని కొనసాగించడం లేదని నిర్ణయించడం ద్వారా నిర్ధారణలకు రాకూడదు కాబట్టిఈ వ్యక్తి వాస్తవానికి నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అతను లేదా ఆమె అబద్ధం చెబుతున్నారని లేదా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని దీని అర్థం కాదు కానీ వారు మాట్లాడుతున్న వ్యక్తి ఉనికిని చూసి ఆమె లేదా అతను కేవలం భయపడుతున్నారు కాబట్టిమీరు కూడా ఈ అంశానికి ఆకస్మికతను ఇవ్వాలి ఇప్పుడు మళ్ళీ కంటి స్పర్శకు సంబంధించి కొన్ని గమ్మత్తైన సమస్యలు ఉన్నాయి మనకు ఈ స్వచ్ఛంద కోణాలు మరియు అసంకల్పిత కోణాలు ఉన్నాయి ఈ ఉపన్యాసం ప్రారంభంలో నేను చెప్పినట్లుగా స్వచ్ఛంద కోణాలు సమస్యలను సృష్టించవు కానీ అసంకల్పిత కోణాల గురించి మనం జాగ్రత్తగా ఉండాలి స్వచ్ఛంద కోణం ఏమిటి ఇది స్నేహాన్ని సూచిస్తుంది కాబట్టి మీరు కంటి సంబంధాన్ని కొనసాగించినప్పుడు మీరు మీ కళ్ళపై మరియు అవతలి వ్యక్తిలాంటి వ్యక్తులపై గౌరవం చూపవచ్చు అవతలి వ్యక్తి దృష్టిలో చాలా గౌరవం చూపినప్పుడు ఆసక్తి కూడా దయగల వ్యక్తులను ఓదార్చుతుంది వారు కేవలం వారి కళ్ళు మాత్రమే మీకు చాలా సౌకర్యాన్ని చూపుతున్నాయి కానీ శక్తివంతమైన వ్యక్తులు మిమ్మల్ని చూడటం ద్వారా కూడా ఆధిపత్యాన్ని చూపగలరు ఆపై మిమ్మల్ని తక్కువస్థాయిగా భావించేలా చేయడం ద్వారా అప్పుడు వారు కూడా అలా చేయగలరు ఇవన్నీ స్వచ్ఛంద కోణాలు ప్రజలు దాని గురించి ఆలోచించి ఆపై వారి కళ్ళ ద్వారా వ్యక్తం చేస్తారు కంటి సంబంధాన్ని కొనసాగించే వ్యవధి పౌనఃపున్యం ఎన్నిసార్లు కలుసుకోవడం లేదా కలుసుకోకపోవడం కాబట్టి వీటన్నింటికీ ఏదో అర్థం ఉండవచ్చు కాబట్టి సరళమైన ఉదాహరణ ఏమిటంటే అబ్బాయి మరియు అమ్మాయి ఇద్దరూ ఒకే బస్ స్టాప్లో నిలబడి ఉన్నారు కాబట్టి మొదట్లో వారు ఒకరినొకరు కూడా చూడలేదు అకస్మాత్తుగా అబ్బాయి చుట్టూ తిరిగి అమ్మాయిని కనుగొంటాడు ఆపై అతను ఆమె వైపు చూస్తాడు ఇప్పుడు రెండవ సారి అతను ఆమె వైపు చూస్తాడు కానీ మూడవ సారి ఆమె గమనిస్తుంది ఇప్పుడు ఫ్రీక్వెన్సీ వారు ఒకరినొకరు ఎన్నిసార్లు చూస్తున్నారు వారు ఒకరినొకరు చూస్తున్నారా లేదా అబ్బాయి మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నా ఆపై వ్యవధి కాబట్టి తదుపరిసారి అతను ఆమె వైపు చూసినప్పుడు సమయం పెరిగింది ఆపై ఆమె అతని వైపు చూసినప్పుడు మళ్ళీ ఆమె అతని వైపు చూసింది ఇంకా కొంత సమయం అతని వైపు చూసింది ఇప్పుడు ఇది స్పష్టంగా ఆసక్తిని చూపిస్తుంది మరియు ఇలా చేయకపోవడం నిస్వార్థతను చూపుతుంది మళ్ళీ స్వచ్ఛంద కోణాలతో కొనసాగడానికి మీకు నచ్చిన వ్యక్తుల పరంగా మీరు వ్యవధి మరియు ఫ్రీక్వెన్సీని పెంచాలనుకుంటున్నారు కానీ మేము అపరిచితులతో కంటి సంబంధాన్ని నివారిస్తాము లిఫ్ట్లో ఉన్నట్లుగా శారీరకంగా సన్నిహిత పరిస్థితులలో కూడా మనం చేసేది ఏమిటంటే మనం నిలబడి పైకి చూడటానికి ప్రయత్నిస్తాము లేదా పక్కకి చూస్తాము కానీ మనం కళ్ళలోకి చూడము కానీ తెలిసిన వ్యక్తితో మీరు అలా చేస్తే ఆ వ్యక్తితో మాట్లాడటానికి మాకు ఆసక్తి లేదని ఇది చూపిస్తుంది పిల్లలు కంటి స్పర్శ పట్ల చాలా సున్నితంగా ఉంటారు మరియు వారి తల్లి కంటి స్పర్శకు సంబంధించి కూడా వారు స్వాధీనపరుచుకుంటారు కాబట్టి తల్లి బిడ్డను తన ఒడిలో ఉంచి తల్లి టీవీ చూస్తున్నట్లు లేదా అవతలి వైపు ఎవరినైనా చూస్తున్నట్లు అనుకుందాం పిల్లవాడు ఏమి చేస్తాడు అంటే అది తన ముఖాన్ని తిప్పి బిడ్డను చూసేలా చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు మరియు వార్తలు చదవడం పరంగా కూడా కాబట్టి కళ్ళు కలుసుకోకుండా వినడం చాలా రసహీనంగా ఉంటుంది కాబట్టి ఈ వార్తా పాఠకులు కూడా చదువుతున్నప్పుడువాస్తవానికి వారు కెమెరాలో చూడటానికి ప్రయత్నించడం ద్వారా మీతో కంటి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారుఆపై వారు కంటి సంబంధాన్ని కొనసాగిస్తున్నారని మీకు అనిపించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇదివాస్తవానికి మొత్తం చర్చను వార్తలను చదవడాన్ని ఆసక్తికరంగా చేయడానికి ప్రయత్నిస్తోంది మంచి మాట్లాడేవారు కాబట్టి వారు ప్రేక్షకులందరినీ చూసే అనుభూతిని ఇస్తారు మేము బహిరంగంగా మాట్లాడేటప్పుడు మరియు మా ప్రదర్శన నైపుణ్యాలకు వెళ్ళేటప్పుడు కంటి సంబంధాన్ని కొనసాగించడం గురించి నేను మరింత మాట్లాడతాను కానీ ప్రస్తుతం మీరు ఈ కంటి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించే మంచి వాటిని గుర్తుంచుకుంటారు ఇప్పుడు అసంకల్పిత కొలతలను చూస్తే మనకు డైలేషన్ అండ్ కాంట్రక్షన్ ఆఫ్ ప్యూపిల్స్ అని పిలువబడేవి ఉన్నాయి ఇప్పుడు డైలేషన్ జరుగుతుంది అంటే నేను చిత్రాలలో ఉంచినట్లుగా కళ్ళు ఉబ్బుతాయి కాబట్టి ఈ కనుబొమ్మలు బయటకు వచ్చినట్లుగా బయటకు వస్తాయి ఆసక్తి ఉన్న వస్తువులను చూసినప్పుడు అవి విస్తరిస్తాయి మరియు అవి కుదించబడతాయి ఆసక్తి కోల్పోయినప్పుడు లేదా విసుగు చెందినప్పుడు అవి పరిమాణంలో చిన్నవిగా మారుతాయి విసుగు నెమ్మదిగా నిద్రపోయేలా చేస్తుంది కాబట్టి వారు నిద్రపోయినప్పుడు కూడా ఇలా చేస్తారు కాబట్టి తెలివైన వ్యక్తులు ముఖ్యంగా మానిప్యులేటివ్ విక్రేతలు వారు ఏమి చేస్తారు కాబట్టి వారు వినియోగదారుల ప్రాధాన్యతలను కొలవడానికి దీనిని ఉపయోగిస్తారు కాబట్టి వారు ఖాతాదారులను ఆకర్షించడానికి మరియు నిలుపుకోవటానికి దీనిని ఉపయోగిస్తారు కాబట్టి మహిళలు వారు వెళ్ళినప్పుడు వారు చీరలు కొనాలనుకుంటారు ఉదాహరణకు కాబట్టి వినియోగదారులు చీరను విసిరి ప్రదర్శిస్తారు మరియు వారు తమ కళ్ళను చూస్తూ ఉంటారు కాబట్టి వారు సంకోచంలో ఉన్నారా లేదా వెడల్పులో ఉన్నారా కాబట్టి కళ్ళు పెద్దవిగా పరిమాణంలో పెరిగితే ఆ మహిళకు ఆసక్తి ఉందని వారికి తెలుసు కాబట్టి అప్పుడు వారు ఇది చాలా ఖరీదైనది అని చెబుతారు ఒక ముక్క మాత్రమే ఉంది నేను దీనిపై ఎటువంటి తగ్గింపు ఇవ్వలేను అదే సమయంలోఆమె మరొక చీరను చూసినప్పుడు వారు అమ్మాయిల కదలికలను చూస్తారు వారు ఇలా చెబుతారు నేను మీకు సాధ్యమైనంత తగ్గింపు ఇవ్వగలను మీకు కావాలంటే నేను మీకు ఇవ్వగలను కానీ ఇది కాదు ఎందుకంటే ఆమె దీన్ని ఏ ధరకైనా కొనడానికి ఆసక్తి కలిగి ఉందని వారికి తెలుసు కాబట్టి వారు వాస్తవానికి దీన్ని చేయడానికి ప్రయత్నిస్తారు వారు ప్రజలను తారుమారు చేస్తారు కంటి పరిచయం గురించి చాలా ఎక్కువ స్పర్శ అనే హాప్టిక్లను చూద్దాం ఇది వాస్తవానికి కమ్యూనికేట్ చేసేటప్పుడు శారీరక సంబంధాన్ని ఉపయోగించడం ఇప్పుడు స్పష్టంగా స్పర్శ అనేది మొదటి అశాబ్దిక చిహ్నాలలో ఒకటి నవజాత శిశువు ప్రేమగా బహిర్గతమవుతుంది మరియు ప్రధాన మార్గంగా కొనసాగుతుంది నిజానికి ఇది స్పర్శ తాకడం ద్వారా ఆపై మన నోటిలో ప్రతిదీ ఉంచడం ద్వారా మరియు స్పర్శ ద్వారా మనం విషయాలను నేర్చుకుంటామని భావించడం ద్వారా ఇది జరుగుతుంది కానీ స్పర్శ గురించి అర్థాలు వాస్తవానికి సంస్కృతి ద్వారా విధించబడతాయి మీరు పెద్దయ్యాక మీరు దీనిని గ్రహిస్తారు ఒక సాధారణ ఉదాహరణ తీసుకోండి లాటిన్ అమెరికా దేశాలలో ఇంటి లేడీని సందర్శించే మగ అతిథి కౌగిలించుకుంటాడు యూరోపియన్ దేశాలలో చేతిని కదిలిస్తాడు లేదా ఆమె చేతిని సున్నితంగా ముద్దు పెట్టుకుంటాడు భారతదేశంలో మనం నమస్తే అని అంటాము అరేబియా దేశాలలో వారికి మహిళను చూడటానికి కూడా అనుమతి లేదు మళ్ళీ భారతదేశంలో పురుషులు చేయి చేత్తో నడవడం స్నేహాన్ని చూపుతుంది వారు మరొకరి భుజం మీద చేయి ఉంచవచ్చు వారు ఒకరినొకరు కౌగిలించుకోవచ్చు మరియు కలిసి నడవవచ్చు వారు ఒకే ప్లేట్లో తినవచ్చు కానీఐరోపాలో లేదా అమెరికాలో కాబట్టి వారు స్వలింగ సంపర్కులు అని సూచించవచ్చు భారతదేశంలో మళ్ళీ పెద్దల పాదాలను తాకడంగౌరవం చూపించడం సాధారణ విషయంగా సూచించబడుతుంది ఉదాహరణకు మళ్ళీ అమెరికాలో ఇది బానిసగా అనిపించవచ్చు మరియు ఇది ఒక అమెరికన్కు ఇబ్బంది కలిగించవచ్చు విలక్షణమైనది భారతీయ సంస్కృతి గురించి తెలియదు ఆ వ్యక్తి మీ యజమాని అయితే మీరు మొదటి రోజే ఆశీర్వాదం తీసుకొని వెళ్లి తాకాలనుకుంటే యజమాని యొక్క స్వయంచాలక ప్రతిస్పందన తిరిగి వెళ్లడం అవుతుంది మరియు మీరు ఏమి చేస్తున్నారో ఆ వ్యక్తికి దారుణమైన విషయం అని ఆలోచిస్తారు కాబట్టి అశాబ్దిక ప్రవర్తనకు సంబంధించి ఈ సాంస్కృతిక సమస్యలను కూడా మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఇది మానవ స్పర్శ పరంగా హాప్టిక్స్ నేను చెప్పినట్లుగా ఇది శిశువుల కమ్యూనికేషన్ యొక్క మొదటి రూపం ఆరోగ్యకరమైన వయోజనంగా అభివృద్ధి అనేది శిశువుగా అందుకున్న స్పర్శ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి వారు మానసికంగా చెబుతారు ఒకవేళ ఆ వ్యక్తికి తల్లి తక్కువ స్పర్శను కలిగి ఉంటే ఆ వ్యక్తి చాలా మానసిక సమస్యలలో పడతాడు ఏడుస్తున్న బిడ్డను ఓదార్చడానికి కూడా టచ్ ఉపయోగించబడుతుంది తల్లి కేవలం తట్టడం లేదా తాకడం ఆపై శిశువుకు వెచ్చదనం ఇవ్వడం కూడా మీరు చూడలేదా టచ్ అనేది పెద్దవారిని ఓదార్చడానికి కూడా ఉపయోగించబడుతుంది కౌన్సెలింగ్ సెషన్ల యొక్క చికిత్సా భాగం అయిన చాలా కౌన్సెలింగ్ సెషన్లు ప్రజలు వచ్చి ఆపై సున్నితంగా తట్టుకుంటారు లేదా వారు తలపై ఒక రకమైన మర్దన స్పర్శను ఇస్తారు కాబట్టి అవి వ్యక్తిని తాకడం ద్వారా కూడా ఓదార్పునిస్తాయి కాబట్టిస్పర్శకు ఆ శక్తి ఉంది కానీ మీరు తెలియజేయాలనుకుంటున్న అత్యంత శక్తివంతమైన అర్ధాన్ని ఇవ్వడానికి ముఖ్యంగా కరచాలనం పరంగా మీరు దానిని వృత్తిపరంగా కూడా ఉపయోగించాలి మీరు హ్యాండ్షేక్ ఎలా చేస్తున్నారో అడగండి తద్వారా మీరు హ్యాండ్షేక్ ద్వారా ఏ రకమైన అర్ధాన్ని సూచించాలనుకుంటున్నారో మీరు గ్రహిస్తారు మళ్ళీ అది సంస్కృతి పరంగా కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఉదాహరణకు అమెరికన్లు దృఢమైన పట్టును ఉపయోగిస్తారు మిడిల్ ఈస్టర్ మరియు ఓరియంటల్స్ సున్నితమైన పట్టును ఇష్టపడతారు వారిపై దృఢమైన పట్టు అనవసరమైన దూకుడుగా సూచిస్తుంది దూకుడు అనేది మీ మొత్తం శక్తిని ఉపయోగించడం లాంటిది ఆపై మీరు ఇతర వ్యక్తుల కంటే బలంగా ఉన్నారని చూపించడానికి ప్రయత్నిస్తున్నారనిమీరు చాలా బలంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారని వారు భావిస్తారు ఆధిపత్యం కాబట్టి మీరు మీ శక్తిని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అనవసరమైన దూకుడుని నివారించడం మంచిది కానీ వృత్తిపరమైన కమ్యూనికేషన్ పరంగా మీరు రెండు తీవ్రమైన రకాలను నివారించాలి అది చనిపోయిన చేప లేదా పిడికిలి గ్రైండర్ కాకూడదు కాబట్టి చనిపోయిన చేపల కరచాలనం అంటే ఎవరైనా చాలా భయపడినప్పుడు చేయి చాలా చల్లగా ఉంటుంది అవతలి వ్యక్తి చేతిని ఇస్తాడు కానీ ఈ వ్యక్తి ఒక పెద్ద సెలబ్రిటీ లేదా ఏదైనా అని చెప్పనివ్వండి మరియు అవతలి వ్యక్తి చేతిని ఇవ్వడానికి కూడా చాలా భయపడతాడు కాబట్టి ఆ వ్యక్తి దానిని ఇస్తాడు ఆపై అది చనిపోయిన చేప లాగా మీరు దానిని పట్టుకోలేరు అది త్వరగా చల్లగా తడిగా జారే నాడీగా బయటకు వస్తోంది అయితే మరొక తీవ్రత ఈ పిడికిలి గ్రైండర్ కాబట్టి హ్యాండ్షేక్ చాలా శక్తివంతంగా ఇవ్వబడుతుంది పిడికిలి నేలమట్టం చేయబడుతోంది పిడికిలిని రుబ్బడం అనేది మీరు చాలా బలంగా ఉన్నారని ఆపై మీరు ఆ వ్యక్తిని చాలా ఇష్టపడతారని చూపిస్తూ అవతలి వ్యక్తిని అసౌకర్యంలో పడేస్తుంది కానీ వృత్తిపరమైన పరిభాషలో ఇవి ఆమోదయోగ్యం కాదు ఇది ఒక దృఢమైన కరచాలనం అయి ఉండాలిఈ చనిపోయిన చేప లేదా ఈ పిడికిలి గ్రైండర్ కాకూడదు కానీ ఇది సున్నితమైన కానీ దృఢంగా ఉండాలి ఇది మీకు హప్టిక్స్ గురించి ఉన్న సంబంధంపై ఆసక్తి ఉందని సూచిస్తుంది ప్రాక్సిమిక్స్ అంటే స్థలం యొక్క ఉపయోగం దూరం మరియు సామీప్యాన్ని నిర్వహించడంలో మనం స్థలాన్ని ఎలా ఉపయోగిస్తాము అంటే సామీప్యత కాబట్టి దూరం ఒక అశాబ్దిక సందేశాన్ని తెలియజేస్తుంది ఉదాహరణకు మనం కమ్యూనికేట్ చేయడానికి స్థలాన్ని ఉపయోగించే విధానం ఒక వ్యక్తి ఎంత ధనవంతుడైతే అంత ముఖ్యమైన మరియు ఎక్కువ వ్యక్తి ఆ వ్యక్తి ఆ స్థలాన్ని ఆక్రమిస్తాడు కాబట్టి అతను లేదా ఆమె ఎంత ధనవంతులైతే అతను లేదా ఆమె అంత ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తారు చిన్న ఉదాహరణలు రైలు విమానం తీసుకోండి కాబట్టి ఎక్కువ చెల్లించే వ్యక్తికి గరిష్ట స్థలం విమానంలో కూడా గరిష్ట లెగ్ స్పేస్ లభిస్తుంది మీరు ఎగ్జిక్యూటివ్ క్లాస్లో కూడా నిద్రపోవచ్చు కాబట్టి ఎకానమీ క్లాస్లో కాళ్ళు పెట్టడం కూడా చాలా కష్టం రైలు విషయంలో కూడా అంతే కష్టం కాబట్టి మొదటి దశలో మీరు ఎక్కువ స్థలాన్ని పొందుతారురిజర్వు చేయని ఇరుకైన స్థలం పెద్ద ఇళ్లతో పోలిస్తే ఎక్కువ సౌకర్యాన్ని పొందుతారు కాబట్టి మురికివాడ ప్రాంతాలలో ఇళ్ళు కాలనీలలో ఇళ్ళు పెద్ద నివాస ప్రాంతాలలో ఫ్లాట్లు ఆపై ఎవరైనా ఒక ద్వీపాన్ని కలిగి ఉంటారు మరియు ద్వీపంలో చాలా పెద్ద బంగ్లా మరియు విల్లా లేదా కోటను ఏర్పాటు చేస్తారు కాబట్టి డబ్బు మీద ఆధారపడి ఉంటుందిఅధికారంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మరింత ధనవంతుడుకాబట్టి వ్యక్తి ఎంత ఎక్కువ స్థలాన్ని ఆక్రమించగలడో చూపించాలనుకుంటున్నాడు కానీ గౌరవం పొందడం పరంగా సామెత పరిచయాల పెంపకం ధిక్కారం ద్వారా వెళ్ళే నియమం ఇక్కడ వర్తిస్తుంది అంటే మీరు ఒక ప్రొఫెషనల్ అయితే మీరు సహోద్యోగులు సహచరులతో కలిసి పని చేయాలనుకుంటే మీరు నిర్వహించే దూరం మరియు తక్కువ రూపాన్ని ఇవ్వడం మీకు ఒక రకమైన గౌరవాన్ని ఇస్తుంది మీరు దానిని తగ్గించడానికి ఎంత ఎక్కువ ప్రయత్నిస్తే మీరు ఎంత సన్నిహితంగా ఉంటారో గౌరవం స్థాయి అధికారికంగా తగ్గవచ్చు అది అనధికారికంగా మారవచ్చు కానీ మీరు ఆ అధికారిక గౌరవాన్ని కొనసాగించాలనుకుంటేమీరు కూడా ఈ పరిచయాన్ని తగ్గించడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం ఇప్పుడు ప్రాముఖ్యత పరంగా ఉన్న స్థలం యొక్క పరిధి ఫార్మాలిటీ యొక్క డిగ్రీ కాబట్టి అది కూడా ఏదో సూచిస్తుంది ఉదాహరణకు భర్త మరియు భార్య అని అనుకుందాం కాబట్టి వారు భర్త ఎల్లప్పుడూ కారును నడుపుతూ ఉంటారు మరియు భార్య ముందు ఎడమ సీటులో కూర్చుంటుంది కానీ అకస్మాత్తుగా భార్య ఒక నిర్దిష్ట రోజున తిరిగి కూర్చుంటుంది కాబట్టి ఇది ఈ ఇద్దరి మధ్య ఒక రకమైన కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని సూచిస్తుంది కాబట్టి అందుకే ఆమె వెనుక సీటులో కూర్చుంది కానీ మళ్ళీ మీరు నిర్ధారణలకు రాకూడదు ఆమె ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా ఆమె తరచుగా వాంతులు చేస్తున్నందున ముందు కూర్చోకూడదని డాక్టర్ సలహా ఇచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి డాక్టర్ ఆమెను వెనుక కూర్చోమని చెప్పారు కానీ ఈ శారీరక ఆరోగ్య పరిస్థితులు కాకుండా సాధారణంగా ఆమె వెనుక కూర్చుంటే వారు ఆ ఉదయం గొడవ పడ్డారని సూచించవచ్చు అదేవిధంగానాయకుడు ఎంత పెద్దవాడైతే అంత పెద్ద ప్రాంతం మూసివేయబడుతుంది ముఖ్యమంత్రి లేదా ప్రధాని సందర్శించబోతున్నారా అని మీరు చూడవచ్చు కాబట్టి సామాన్య ప్రజలు మరియు విఐపిల మధ్య ఎక్కువ స్థలం ఉంటుంది వారు దగ్గరికి వచ్చి చేతులు కలిపినప్పుడు ఎక్కువ గౌరవం మీరు వెళ్లి అంతరాన్ని మూసివేయలేరు కానీ అప్పుడు వారు రావచ్చు ఆపై వారు మీతో చాలా సన్నిహితంగా ఉన్నారని చూపించాలనుకుంటే వారు వచ్చి మీతో కరచాలనం చేయవచ్చు అదేవిధంగాపార్క్ బెంచ్ మీద కూర్చుని సాధారణంగా మేము కూర్చున్నప్పుడు అపరిచితుల కోసం స్థలం వదిలివేయడానికి ప్రయత్నిస్తాము మేము రైల్వే స్టేషన్ ప్లాట్ఫాం బెంచీలపై కూర్చున్నప్పుడు కూడా ఇలా చేస్తాము కానీ స్నేహితుడు వచ్చినప్పుడు మేము ఇలా చేయము కాబట్టి మేము ఈ స్థలాన్ని మూసివేయడానికి ప్రయత్నిస్తాము తద్వారా మేము ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉన్నామని చూపించడానికి భౌతిక స్థలం అందుబాటులో లేనప్పుడు మనం ఏమి చేస్తాము మనం మానసిక స్థలాన్ని సృష్టిస్తాము ఉదాహరణకు రద్దీగా ఉండే లిఫ్ట్ రద్దీగా ఉండే ఎలక్ట్రిక్ రైళ్లు రద్దీగా ఉండే బస్సులు మనం ఏమి చేస్తాము మరియు ముఖ్యంగా మన చుట్టూ అపరిచితులు ఉంటారు కాబట్టి మన కండరాలను బిగించి మనల్ని మనం కుదించుకొని ఆపై ఒక విగ్రహం లాగా నిలబడిఆపై మన శరీరాన్ని మూసివేసినట్లుగా ఇతరుల ముందు వ్యవహరిస్తాము కాబట్టి ప్రజలు కలిసి ఉన్నప్పటికీ రద్దీగా ఉండే సంస్కృతిలో ఉన్నట్లుగా చిత్రాన్ని చూడండి వారు కంటి సంబంధాన్ని నివారించడానికి ప్రయత్నిస్తారు మరియు వారు తమ శరీర స్థలాన్ని పూర్తిగా మూసివేసినట్లు చూపించడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు మీరు తెలుసుకోవలసిన దూరం యొక్క తదుపరి అంశం భూభాగం పరంగా మనం నిర్వహించే వ్యక్తుల మధ్య దూరం పరంగా ఉంటుంది ప్రాథమికంగా ఈ బహిరంగ స్థలం ఉంది అప్పుడు సామాజిక వ్యక్తిగత సాన్నిహిత్యం ఇప్పుడు మీరు 12 నుండి 25 అడుగుల వరకు సన్నిహిత ప్రజా వ్యక్తిగత దూరాన్ని కొనసాగించాలనుకుంటే నేను దగ్గరగా ఉన్న స్లైడ్లో ఉంచిన చివరిది పబ్లిక్ స్థలం పబ్లిక్ స్థలం కానీ అది 25 అడుగుల దూరంలో ఉంటే ముఖ్యంగా ప్రధాని లేదా సిఎం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎక్కువ దూరం నిర్వహించబడుతుంది సాధారణంగా కొన్ని సందర్భాల్లో వివాహం మరియు మీరు ప్రజలతో సంభాషించే అన్నింటిలో సామాజికమైనది కాబట్టి మీరు దగ్గరగా ఉన్నప్పుడు 4 నుండి 7 అడుగులు మీరు కొంచెం దూరంలో ఉన్నప్పుడు 7 నుండి 12 అడుగులు కానీ వ్యక్తిగత సంబంధాలలో కాబట్టి వైవాహిక సంబంధాలు స్నేహాలు సహచరులు సన్నిహితులు మరియు అన్నీ కాబట్టి దూర స్థాయి రెండున్నర నుండి నాలుగున్నర అడుగులు కానీ దగ్గరి స్థాయి ఒకటిన్నర నుండి రెండున్నర అడుగుల మధ్య ఉంటుంది సన్నిహిత స్థాయి 6 నుండి 18 అంగుళాలు లేదా తరచుగా మీరు తాకగలిగే స్థాయి అక్షరాలా మీ భుజాలను బ్రష్ చేయండి కాబట్టి అది సన్నిహిత స్థాయి సన్నిహిత స్థాయి ఇప్పుడు యజమాని వ్యక్తిగత స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆపై సన్నిహిత స్థాయిని కొద్దిగా అతిక్రమించడానికి ప్రయత్నించినప్పుడు ఏమి జరుగుతుంది కార్మికుడికి అది నచ్చకపోతే అప్పుడు ప్రతిఘటన ఉంటుంది కాబట్టి మీరు దీనిని వృత్తాలు బహిరంగ స్థలం సామాజిక స్థలం వ్యక్తిగత స్థలం మరియు తరువాత సన్నిహిత స్థలం పరంగా కూడా చూడవచ్చు మరియు ఎవరైనా వేరొకరి స్థలాన్ని ఆక్రమించినప్పుడు ఏమి జరుగుతుంది కాబట్టి ప్రతిస్పందనలు ఏమిటంటే సంజ్ఞల ద్వారా శరీరంపై ముఖం మీద చూపిస్తాము శరీర కదలికల ద్వారా మనం ఇబ్బంది పడుతున్నాం మనం రక్షణాత్మకంగా ఉంటాము మరియు కొంతమంది దూకుడుగా కూడా మారతారు కొంతమంది ప్రతీకారం తీర్చుకుంటారు కాబట్టి వారు తిరిగి పోరాడటానికి ప్రయత్నిస్తారు ఎవరైనా చాలా దగ్గరగా వచ్చినప్పుడు వారు తిరిగి కొట్టడానికి కూడా ప్రయత్నిస్తారు వారు అక్షరాలా అవతలి వ్యక్తిని నెట్టివేస్తారు కాబట్టి అది కూడా సాధ్యమే కొంతమంది దీన్ని వేరే పద్ధతిలో చేస్తారు వారు సంభాషణను నివారిస్తారు మీరు తప్పిపోయారని సూచిస్తూ నిశ్శబ్దంగా ఉంటారు వీలైనంత త్వరగా ఈ స్థలాన్ని విడిచిపెట్టండి వారు కంటి సంబంధాన్ని నివారిస్తారు వారు ఆ వ్యక్తిని చూడరు లేదా మహిళలు మరియు మగ బాస్ లేదా పురోగతి సాధించడానికి ప్రయత్నిస్తున్న మగ వ్యక్తి విషయంలో వారు మాట్లాడేటప్పుడు వస్తువులను మధ్యలో ఉంచుతారు వారు ఫోల్డర్ను ఉంచుతారు వారు సూట్కేస్ను ఉంచుతారు వారు కొన్ని ఫైల్లను ఉంచుతారు అలాగే వారు వేరే చోట దృష్టిని కేంద్రీకరిస్తారు కాబట్టి ఎవరైనా మరొకరి వ్యక్తిగత స్థలంపై దాడి చేసినప్పుడు తదుపరిది కాలానుగుణత ఇది సమయ అవగాహనకు సంబంధించి మరియు అతని లేదా ఆమె మృదువైన నైపుణ్యాలు మరియు వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలనుకునే వ్యక్తిగా ఇది చాలా ముఖ్యమైన నైపుణ్యం మరియు అశాబ్దిక సమాచార మార్పిడి పరంగా మీరు సమయం గురించి మీ అవగాహనను అర్థం చేసుకుని తగిన విధంగా వ్యవహరించాలి ఇప్పుడు సాధారణంగా కాలక్రమాన్ని చూడండి ఆలస్యంగా రావడం అనేది ముఖ్యంగా భారతదేశం వంటి దేశంలో ప్రాముఖ్యతను చూపించే ఒక మార్గం కాబట్టి వీఐపీలు ఎప్పుడూ సమయానికి రారని మీకు తెలుసు కానీ వారు చాలా ముఖ్యమైనవారని చూపించాలనుకుంటారు ఒక కార్యక్రమానికి పట్టే సమయం ప్రతీకాత్మకమైనది ఎక్కువ ఆసక్తి ఉన్న వ్యక్తులతో మరియు ప్రాజెక్టులతో ఎక్కువ సమయం గడపడం ఇంటర్వ్యూలలో వారు సుమారు 45 నిమిషాలు గడుపుతారని మీకు తెలుసు ఎక్కువగా అభ్యర్థి ఎంపిక చేయబడే అవకాశం ఉంది మరియు వారు ఇప్పుడే చెప్పిన ఎవరైనా మేము మీకు 5 నిమిషాల్లో తెలియజేస్తాము వారు ఈ అభ్యర్థిని ఎంపిక చేయకపోవచ్చు ప్రతిస్పందించడానికి పట్టే సమయం కూడా సింబాలిక్ బాస్ వెంటనే ఒక వ్యక్తి నుండి అభ్యర్థనను ఆమోదిస్తాడు ఆ వ్యక్తి వెళ్తాడు బాస్ సంతకం చేస్తాడు అవతలి వ్యక్తి పంపారు పదే పదే అడిగారు చాలా రిమైండర్లు పంపారు బాస్ దీనిని కూడా చూడటం లేదు ప్రతిపాదనల గురించి యజమానికి కొన్ని అశాబ్దిక సంకేతాలు ఉన్నాయనిఈ వ్యక్తికి వేర్వేరు వ్యక్తులు పంపమని అభ్యర్థిస్తున్నారని కూడా ఇది సూచిస్తుంది ఒక సంఘటన యొక్క సమయం సంకేత భావాలను కలిగి ఉండవచ్చు కాబట్టి ఉదాహరణకు వివాహం చేసుకోవడానికి ఒక సమయం ఉంటుంది కాబట్టి వారాంతాలు శుక్రవారాలు లేదా ప్రత్యేకంగా ఎంచుకున్న సినిమాలు విడుదల చేయడానికి ఒక సమయం ఉంది తద్వారా ఒక ఈవెంట్ యొక్క సమయం సింబాలిక్ ఓవర్ టోన్లను కలిగి ఉంటుంది కానీ సమయ అవగాహనకు సంబంధించి మీరు మీ మనస్సులో ఉంచుకోవలసినది ప్రాథమికంగా సమయ అవగాహన యొక్క రెండు ప్రాథమిక అంశాలు ఒకటి ఏకవర్ణ దృక్పథం మరియు మరొకటి పాలిక్రోనిక్ దృక్పథం ఇప్పుడుఏకకాలిక దృక్పథంలోసమయాన్ని అరుదైన వనరుగా పరిగణిస్తారు మరియు దానిని రేషన్ చేసి నియంత్రించాలని ప్రజలు భావిస్తారు పాలిక్రోనిక్ దృక్పథంలో సమయం అనువైనది సామరస్యపూర్వక సంబంధాల నిర్వహణకు ఉపయోగించబడుతుంది ఇప్పుడుఈ వైపు ఏకవర్ణ దృక్పథంలోమీకు సాంస్కృతికంగా భిన్నమైన వ్యక్తులు ఉన్నారు అమెరికన్లు మోనోక్రోనిక్ సమయాన్ని ఉపయోగిస్తారు కాబట్టి షెడ్యూల్లకు ప్రాధాన్యత ఉంది అమెరికన్లు ఉన్నారు వారు 2 సంవత్సరాలు 5 సంవత్సరాల ముందుగానే ప్రణాళిక వేస్తారు నియామకాలు సరిగ్గా సమయం నిర్వహించబడుతుంది సమయం విభజన మరియు సత్వరత ఆశించబడుతుంది కానీ ఈ వైపు మీరు సమయ అవగాహనను పరిశీలిస్తే థి మిడెల్ ఈస్ట్ మరియు లాటిన్ అమెరికా ఈ పాలిక్రోనిక్ సమయాన్ని ఉపయోగిస్తాయి కాబట్టి ఇది ఒకేసారి జరిగే అనేక విషయాల ద్వారా వర్గీకరించబడుతుంది ప్రజలు ఒకే సమయంలో చాలా పనులు చేయడం ఆనందంగా ఉంటుంది ఇది చాలా పరధ్యానంగా ఉంటుంది అయితే ఏకకాలిక సమయం ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది ఈ వర్గానికి చెందిన వ్యక్తులు చేతిలో ఉన్న ఒక పనిపై దృష్టి సారించి ఒక సమయంలో ఒక పని చేస్తారు ఇప్పుడు ఈ వైపు ప్రజలు సమయబద్ధమైన కట్టుబాట్లను చాలా సాధారణంగా పరిగణిస్తారు కాబట్టి సమస్య ఏమిటంటే ఈ ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు నేను మీకు అపాయింట్మెంట్ ఇస్తానని అమెరికన్ చెబుతుంది మీరు నన్ను 9 గంటలకు కలుస్తారు కాబట్టి అమెరికన్లు 8 50 గంటలకు అక్కడికి వెళతారు ఇప్పుడు ఒక భారతీయుడు లేదా మధ్యప్రాచ్యానికి చెందిన ఎవరైనా వారు 9 30 అని కూడా అనుకుంటారు బాగానే ఉంది నేను 9 30 కి అక్కడికి చేరుకుంటాను మరియు అతని కోసం 9 40 వరకు వేచి ఉండండి కానీ అమెరికన్ పదునైన 9 5 10 వదిలివేస్తుంది ఆ వ్యక్తి లేచినప్పుడు కాబట్టి ఇద్దరూ గందరగోళంలో ఉన్నారు కాబట్టి మీ విషయంలో దీనిని నివారించాలి మీరు క్రోనోమిక్స్ యొక్క ఈ అశాబ్దిక అంశాన్ని ఉపయోగించి కమ్యూనికేషన్ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీరు సహజంగా ఏ అంశానికి చెందినవారో గుర్తించి వ్యక్తులతో వ్యవహరించడానికి మరియు తదనుగుణంగా వారితో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించండి తద్ అనుగుణంగా చివరలో ఈ అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క చివరి అంశాన్ని చూద్దాం అది పారా లాంగ్వేజ్ లేదా మెటా కమ్యూనికేషన్ అవేమిటి ఇది భాష కాదు కానీ అది స్వరం గురించి అది చైతన్యవంతమైనదా మందంగా ఉందా లేదా చదునైనదా ఇప్పుడు వాయిస్ డైనమిక్స్ శృతి కాబట్టి మీరు రైజింగ్ మరియు ఫాలింగ్ టోన్ లయను ఎలా ఉపయోగిస్తున్నారు కాబట్టి యాస కొన్ని అక్షరాలు మరింత ఖచ్చితంగా ఆపై కొన్ని అచ్చులు ఇక్కడ మీరు పొడిగించి ఆపై కుదించాలి కాబట్టి మీరు అలా చేయగలరా ఉదాహరణకు మూసివేసి ఆపై షూట్ చేయండి తద్వారా మీరు ఈ అచ్చు శబ్దాల క్లుప్తతను ఆపై పొడవును చూడవచ్చు ప్రసంగం యొక్క కొనసాగింపు కొంతమంది నిరంతరం మాట్లాడలేకపోతున్నారు కాబట్టి వారు విరిగిన పద్ధతిలో మాత్రమే మాట్లాడగలుగుతారు కాబట్టి కొన్నిసార్లు అసౌకర్యం ఉంటుంది మరియు కొంతమంది నిరంతరం మాట్లాడతారు కానీ అవసరమైన వేగం కంటే చాలా వేగంగా మాట్లాడతారు కాబట్టి ప్రసంగం యొక్క వేగం కాబట్టి ఒకరు మాట్లాడాల్సిన అంచనా వేగం ఉంది కొంతమంది వేగంగా మాట్లాడతారు అప్పుడు ప్రజలు అర్థం చేసుకోలేరు అప్పుడు అది భయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది కొంతమంది చాలా నెమ్మదిగా మాట్లాడతారు మరియు ప్రజలు చాలా విసుగు చెందుతారు కాబట్టి ఈ విషయాలన్నీ మళ్ళీ ఈ వ్యక్తుల యొక్క కొన్ని మానసిక అంశాలను సూచిస్తున్నాయి వారు చాలా నెమ్మదిగా మాట్లాడేటప్పుడు కూడా వారు భయపడుతున్నారు వారు పిరికివాళ్ళు ఉచ్ఛారణకాబట్టి స్పష్టంగా మాట్లాడండి లేదా మళ్ళీ స్పష్టంగా మాట్లాడకపోవడం మనస్సులో ఉన్న సమస్యలను సూచిస్తుంది పదజాలం మళ్ళీ వ్యక్తిని సూచిస్తుందిమీరు ఎలాంటి పదాలను ఉపయోగిస్తారో పదాల ఎంపిక మీకు ఏ రకమైన ఆలోచన ఉందో సూచిస్తుంది మరింత క్లిష్టమైన పదాలను ఉపయోగించండి చాలా సంక్లిష్టమైన పదాలను ఉపయోగించండిమీరు విషయాలను అనవసరంగా క్లిష్టతరం చేయాలనుకుంటున్నారని ప్రజలకు తెలుస్తుంది తద్వారా ప్రజలు మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా భావిస్తారు కానీ సంక్లిష్టమైన ఆలోచనలను తెలియజేయడానికి సరళమైన పదాలను ఉపయోగించండి తద్వారా మీరు పదాలను సరళంగా ఉపయోగిస్తున్నారని ప్రజలకు తెలుస్తుంది కానీ మీరు సంభాషణపై ఎక్కువ దృష్టి పెడతారు అప్పుడు శైలి ఉంటుందికాబట్టి మొత్తంగా మీరు ఏమి చేసినామీరు మీ ఆలోచనలు మరియు ఆలోచనలను అందించే శైలి ఉంటుంది కాబట్టి ఇవన్నీ పారాలింగేజ్ లేదా మెటా కమ్యూనికేషన్ పరిధిలోకి వస్తాయి చివరి విషయం ఏమిటంటే నిశ్శబ్దం కూడా అశాబ్దిక సమాచార మార్పిడిలో భాగం నిశ్శబ్దం అనేది శక్తివంతమైన సందేశాలను కమ్యూనికేట్ చేయగల నిశ్శబ్దం అయినప్పటికీ కమ్యూనికేట్ చేయబడిన ధ్వని లేకపోవడం నేను మీతో మాట్లాడటం లేదు పిల్లల నుండి అయినా లేదా పెద్దల పరంగా అయినా నేను మీతో మాట్లాడటం లేదని వారు చెప్పినప్పుడు వారు చాలా అర్థం నిశ్శబ్దం వివిధ అర్థాలను తెలియజేస్తుంది ఇది కేవలం సంతృప్తి అని అర్ధం కావచ్చు నేను సంతృప్తిగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను ఇది ఇబ్బందిని కలిగించవచ్చు శిక్షను సూచించవచ్చు కాబట్టి స్నేహితుల మధ్య సన్నిహిత సంబంధాల మధ్య ప్రజలు చాలా భయపడే ఒక విషయం ఏమిటంటే అవతలి వ్యక్తి నిశ్శబ్దంగా ఉండటం కాబట్టి దానిని శిక్షగా కూడా ఉపయోగించవచ్చు నేను ఈ ఉపన్యాసాన్ని నిశ్శబ్దంపై కొన్ని ఆలోచనలతో ముగిస్తున్నాను దాని గురించి ఆలోచించి ఆపై అశాబ్దిక సమాచార మార్పిడి పరంగా చాలా సమర్థవంతంగా ఉపయోగించుకోండి ప్రసంగం వెండి కానీ నిశ్శబ్దం బంగారం ఇది మన బాల్యంలో మనమందరం విన్న సామెత తదుపరిది మరింత ఆసక్తికరంగా ఉంటుంది మీరు నా నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోలేకపోతే మీరు నా మాటలను అర్థం చేసుకోలేరు రిచర్డ్ 8 నుండి చివరిది నిశ్శబ్దం మెరుగుపడని ఏదైనా ఎప్పుడూ చెప్పవద్దు నిశ్శబ్దం మెరుగుపడని ఏదైనా ఎప్పుడూ చెప్పవద్దు కాబట్టిఆ ఆలోచనతో నేను ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలుఅశాబ్దిక సమాచార మార్పిడిలో మీ నైపుణ్యాలను సమర్థవంతంగా ఉపయోగించుకోండి మరోసారి ధన్యవాదాలు